ముఖ్యపదాలు ప్రోసెస్ లెవెల్ సిగ్నల్స్ ఇన్పుట్ మోడ్యూల్స్ డ్రైవ్స్ PLC ఇంటర్ఫేస్ యూనిట్స్ వోల్టేజ్ చానెల్స్ కాబట్టి మనము ఇన్పుట్ మాడ్యూళ్ళను పరిశీలిస్తాము ఇన్పుట్ మాడ్యూల్స్ ప్రాథమికంగా ప్రోసెస్ లెవల్ సిగ్నల్స్ ను ప్రోసెసర్ లెవెల్స్ గా మారుస్తాయి కాబట్టి ప్రోసెస్ లెవల్ సిగ్నల్స్ అంటే ఏమిటి ప్రోసెస్ లెవల్ సిగ్నల్స్ అంటే వాస్తవానికి ఫీల్డ్ లో ఉన్న సిగ్నల్స్ అని అర్ధం ఉదాహరణకు 24 వోల్ట్ డిసి సిగ్నల్స్ లేదా 230 వోల్ట్ ఎసి సిగ్నల్స్ లేదా కొన్నిసార్లు కాంటాక్ట్స్ కొన్నిసార్లు కొన్ని ఆర్టిడి ప్లాటినం ఆర్టిడి ఉండవచ్చు లేదా 4 నుండి 20 మిల్లీ ఆంపియర్ కరెంట్ లూప్ కావచ్చు వాస్తవానికి సెన్సార్ల నుండి వచ్చే సిగ్నల్స్ కావచ్చు సెన్సార్లు మరియు యాక్చుయేటర్లు అనేవి పరికరాలు కాబట్టి ఇవి ఎలక్ట్రానిక్ పరికరంలో కనిపిస్తాయి ఇది వాస్తవానికి డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరం కాబట్టి మీరు ఆ రకమైన ఎలక్ట్రికల్ సిగ్నల్ను తీసుకోలేరు కాబట్టి ఇది వాటిని ప్రోసెసర్ స్థాయి సిగ్నల్గా మార్చాలి అవి డిజిటల్ సాధారణంగా 5 వోల్ట్ లేదా 2 5 వోల్ట్ ఉంటాయి కాబట్టి ఆ పని వాస్తవానికి ఇన్పుట్ మాడ్యూళ్ళ చేత చేయబడుతుంది కాబట్టి వాటి పని ప్రాథమికంగా ప్రోసెస్ లెవల్ సిగ్నల్స్ ను ప్రోసెసర్ లెవల్ సిగ్నల్స్ కు మార్చబడుతుంది అవి డిజిటల్ కాకపోతే వాటిని అనలాగ్ నుండి డిజిటల్ గా మార్చడం చేయబడుతుంది కాబట్టి ప్రధానమైనది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐసోలేషన్ చేయాలి మీరు 215 వోల్ట్ లేదా 230 వోల్ట్ ఎసి రెండింటినీ నేరుగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ను బహిర్గతం చేస్తే అది దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆప్టో కప్లర్లను ఉపయోగించి ఎలక్ట్రికల్ లేదా గాల్వానిక్ ఐసోలేషన్ను అందించాలి కాబట్టి ఇన్పుట్ మాడ్యూల్స్ చాలా తరచుగా దీనిని అందిస్తుంది అవి వైఫల్యాన్ని సూచిస్తాయి వైర్ విరిగిపోయిందని అనుకుందాం తరచుగా అవి వైఫల్యాన్ని సూచిస్తాయి ఇది ప్రోసెస్ లెవల్ సిగ్నల్ ను ప్రోసెసర్ లెవల్ సిగ్నల్స్ గా మార్చడము మాత్రమే కాకుండా ఇది కూడా చేస్తుంది అవి సాధారణంగా రెండు రకాలు అవి అనలాగ్ ఇన్పుట్లు లేదా డిజిటల్ ఇన్పుట్లు వాటి మధ్య వ్యత్యాసాన్ని మనము అర్థం చేసుకున్నాము కాబట్టి ఉదాహరణకు కాంటాక్ట్ అనేది డిజిటల్ ఇన్పుట్ అవుతుంది మరియు ప్లాటినం RTD అనేది అనలాగ్ ఇన్పుట్ అవుతుంది కాబట్టి స్పష్టంగా మనకు అనలాగ్ ఇన్పుట్ మాడ్యూల్స్ డిజిటల్ మార్పిడికి మనకు అనలాగ్ టు డిజిటల్ అమరిక కలిగి ఉండాలి సాధారణంగా 12 బిట్స్ ఖచ్చితత్వం కొన్నిసార్లు బహుళ ఛానెల్ కావాలి ఒక ఇన్పుట్ మాడ్యూల్ సాధారణంగా అనేక భౌతికాలకు మద్దతు ఇస్తుంది మరియు ఒక ఇన్పుట్ మాడ్యూల్ అనేక ఇన్పుట్ ఛానెళ్ళకు మద్దతు ఇస్తుంది కాబట్టి ప్రతి డిజిటల్ ఛానల్ వాస్తవానికి ఒక బిట్ తీసుకుంటుంది ప్రతి అనలాగ్ ఛానెల్ ఎనిమిది లేదా పన్నెండు బిట్ల వరకు తీసుకుంటుంది కాబట్టి సాధారణంగా ఇన్పుట్ మాడ్యూల్ 32 64 128 రకాల డిజిటల్ ఇన్పుట్ ఛానెల్స్ తెలుసుకోవటానికి మద్దతు ఇస్తుంది కానీ ఇది 8 16 లేదా 32 అనలాగ్ ఛానెల్కు మద్దతు ఇస్తుంది ఇవి కొన్ని విలక్షణ విలువలు అదేవిధంగా కొన్నిసార్లు ఇది ప్రత్యేక ఇన్పుట్లను తీసుకుంటుంది మీరు థర్మోకపుల్స్ను నేరుగా కనెక్ట్ చేయవచ్చు మీరు నేరుగా RTDS ని కనెక్ట్ చేయవచ్చు కాబట్టి ఇన్పుట్లు వోల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్ మొదలైనవి రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఇది పల్సెస్ రూపంలో ఉండవచ్చు ఉదాహరణకు షాఫ్ట్ యాంగిల్ ఎన్కోడర్ను కొన్నిసార్లు అనుసంధానించవచ్చు కాబట్టి ఇది ఇన్పుట్ మాడ్యూళ్ల స్వభావం ఇప్పుడు మనకు అవుట్పుట్ మాడ్యూల్స్ ఉన్నాయి

అవి రివర్స్ స్వభావాన్ని కలిగి ఉంటాయి అవి ప్రోసెసర్ లెవెల్ సిగ్నల్స్ ను ప్రోసెస్ లెవెల్ సిగ్నల్స్ గా మారుస్తుంది అవి అవుట్పుట్ పరికరాలు మరియు ఈ ప్రోసెస్ లెవల్ సిగ్నల్స్ అప్పుడు మోటార్లు సోలేనోయిడ్ లాంప్స్ వాల్వ్స్ వంటి వాటికి వెళతాయి అవి వాస్తవానికి వర్క్ చేస్తాయి కాబట్టి అవి మార్చబడాలి సాధారణంగా అవి కొన్నిసార్లు అనలాగ్ లేదా కొన్నిసార్లు సిగ్నల్స్ ఆన్ ఆఫ్ చేయాలి కాని అవి పవర్ పరంగా పెరగాలి ఎందుకంటే అవి సరిగ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవి ఐసోలేషన్ను కూడా అందిస్తాయి మరియు అనలాగ్ల కోసం వోల్టేజ్ లేదా కరెంట్ డ్రైవ్ను అందించాలి కాబట్టి సాధారణంగా అందించే యూనిట్ సర్వో యాంప్లిఫైయర్ కాబట్టి అటువంటి యాంప్లిఫైయర్లు అవుట్పుట్ మాడ్యూళ్ళలో ఉంచబడతాయి డిజిటల్ అవుట్పుట్ మాడ్యూల్స్ కోసం మీకు కొన్నిసార్లు అధిక పవర్ అవసరం ఉంటుంది ఇప్పుడు ఒక పల్స్ ఇస్తారు మరియు పల్స్ వ్యవధిలో వోల్టేజ్ ఉంటుంది అక్కడ అధిక కరెంట్ స్విచ్ అవుతుంది అలాంటిది అవుట్పుట్ మాడ్యూల్ చేత చేయబడుతుంది ఇది సాధారణంగా TRIAC లేదా ఒక IGBT ని ఉపయోగించుకుంటుంది ఈ రోజు బహుశా ఒక IGBT ని ఉపయోగిస్తారు మరియు పొటెన్షియల్ ఫ్రీ రిలే కాంటాక్ట్స్ కూడా ఉండవచ్చు కొన్నిసార్లు మనము వోల్టేజ్ లేదా కరెంట్ను డిజిటల్గా మార్చాలని అనుకుంటాం కనుక ఇది ఒక రకమైన ఆన్ ఆఫ్ ప్రక్రియ అవుతుంది కాబట్టి మీరు దీన్ని నిజంగా రెండు విధాలుగా చేయగలరు వన్ వే అనేది ఒక పరికరాన్ని ఉపయోగించడం ఇంటెర్రప్ట్ కలిగించే ఎలక్ట్రానిక్ పరికరం మరొకటి మెకానికల్ గా ఇంటెర్రప్ట్ చేయడం ఇప్పుడు ఈ కరెంట్స్ కొన్నిసార్లు చాలా పెద్దవిగా ఉంటాయి అందువల్ల మీరు అవుట్పుట్ మాడ్యూల్ నుండి నేరుగా పెద్ద లోడ్ కరెంటుకు అంతరాయం కలిగించలేరు మీరు నిజంగా ఒక కాంటాక్టర్ను ఆక్టివేట్ చేసే రిలేను ఉపయోగిస్తారు కాబట్టి కాంటాక్టర్ వాస్తవానికి భారీ పరికరం భారీ కాంటాక్ట్స్ మీరు వాటిని చూసి ఉండవచ్చు మరియు కాంటాక్ట్స్ లను అందిస్తారు మరియు మీరు దానిలోకి సిగ్నల్ డ్రైవ్ చేస్తే రిలే కాంటాక్టర్ను పని చేసేలా చేస్తుంది కాబట్టి తక్కువ పవర్ సిగ్నల్ ఉపయోగించి మీరు కాంటాక్టర్ మరియు రిలేను ఉపయోగించి అధిక కరెంటు కు అంతరాయం కలిగించవచ్చు కాబట్టి అలాంటి అవుట్పుట్ లను డిజిటల్ అవుట్పుట్ మాడ్యూల్స్ ద్వారా నడపవచ్చు కాబట్టి ఈ చిత్రాలలో కొన్నింటిని చూద్దాం ఉదాహరణకు ఇది ఒక విలక్షణమైనది ఇది ఒక సాధారణ అనలాగ్ మాడ్యూల్ కనిపిస్తుంది దానిలో ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి ఉదాహరణకు మీరు కొన్ని అనలాగ్ సిగ్నల్ టెర్మినేషన్లు ఉన్నాయని కనుగొంటారు బహుశా ఇక్కడ మరియు ఇక్కడ కొన్ని బస్ పోర్టులు ఉన్నాయి దీన్ని చూడటం కష్టం లోపల ఇది అనలాగ్ ఉంటుంది కాబట్టి అనేక ఛానెల్లకు మద్దతు ఇస్తుంది కాబట్టి AD మార్పిడి ఉండాలి సాధారణంగా మీరు దానిని పెట్టరు మనకు 16 ఛానెల్స్ ఉంటే 16 AD కన్వర్టర్లు అవసరం మీరు 1 AD కన్వర్టర్ తీసుకుంటారు మరియు AD కన్వర్టర్ చాలా వేగంగా ఉంటుంది అది మొదట ఈ ఛానెల్ను మారుస్తుంది అప్పుడు ఈ ఛానెల్ తరువాత ఈ ఛానెల్ తరువాత ఈ ఛానెల్ మరియు మొదలైనవి మారుస్తుంది కనుక ఇది AD మార్పిడిని మల్టీప్లెక్స్ చేస్తుంది కాబట్టి మీకు మల్టీప్లెక్స్ AD మార్పిడి ఉంది మరియు అదే సమయంలో మీరు విలువలను ఒకదాని తరువాత ఒకటి తీసుకుంటున్నప్పటికీ మీరు నిర్ధారించుకోవాలి చివరికి మీరు తీసుకుంటున్న విలువలు అన్నీ ఈ ప్రక్రియలో ఒకే సమయంలో తీసుకున్నవి అని నిర్ధారించుకోవాలి కాబట్టి మనము XK YK ZK ను ఉపయోగిస్తున్నాము అవన్నీ K టైమ్ ఇన్స్టంట్ లో ఉన్నాయి అందువల్ల ఏకకాలంలో చేయడం కోసం శాంపిల్ అండ్ హోల్డ్ అవసరం ఇక్కడ మనము నమూనాను ఉపయోగించి ఒకేసారి విలువను తీసుకొనే శాంపిల్ అండ్ హోల్డ్ సర్క్యూట్లను ఉపయోగిస్తున్నాము మరియు వాటిని హోల్డ్ చేస్తాము ఆపై AD కన్వర్టర్ వాటిని కలుపుతుంది మరియు మీకు వివిధ అవుట్పుట్ డ్రైవర్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా అవుట్పుట్ మోడల్ మాడ్యూల్స్ కోసం కాబట్టి ఇది ప్రాథమికమైనది అనలాగ్ i o మాడ్యూల్ సిన్క్రోనైజషన్ కోసం లాజిక్ ని కలిగి ఉంటుంది మరియు కొన్నిసార్లు డిస్ట్రిబ్యూటెడ్ లేదా రిమోట్ io మాడ్యూల్స్ అని పిలువబడే వేరే రకమైన io మాడ్యూళ్ళను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి వాస్తవానికి తెలివైన ఫీల్డ్ మౌంటబుల్ io పరికరాలు కాబట్టి మీరు నిజంగానే అక్కడే i o మాడ్యూల్ను యంత్రంలో ఉంచారు మరియు అక్కడ నుండి మీరు ఒక వైర్ ను తీయండి దానిని నెట్వర్క్కు కనెక్ట్ చేయాలి లేదా మీరు ఇన్పుట్ అవుట్పుట్ కాన్సన్ట్రేటర్ ను తీసుకొని అనేక స్థానిక డిస్ట్రిబ్యూటెడ్ I O లు కనెక్ట్ చేయాలి ఆపై ఒక డిజిటల్ కమ్యూనికేషన్ను తిరిగి PLC కి తయారుచేస్తాయి ప్రయోజనాలు ప్రధానంగా కేబులింగ్ కాస్ట్ పొదుపులో ఉంటాయి కేబులింగ్ కాస్ట్ ఏ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ప్రాజెక్టులోనూ ముఖ్యమైనవి కావు అని నేను ఇంతకుముందే చెప్పాను కాబట్టి అవి వాస్తవానికి ఇండస్ట్రియల్ వాతావరణంలో అసౌకర్యానికి కారణమవుతాయి అవి నిర్వహించడం కష్టం కొన్నిసార్లు కార్ట్ మొదలైనవి పొందవచ్చు కాబట్టి కేబుల్ కాస్ట్ మరియు నిర్వహణ వ్యయాలలో పొదుపులు ముఖ్యమైనవి అప్పుడు ప్రత్యేకించి అవి నెట్వర్క్లో ఉన్నప్పుడు అవి వాస్తవానికి ప్రోగ్రామబుల్ ప్రొసెసర్ లేదా ప్రోగ్రామర్ నుండి చేయగలవు ఎందుకంటే అవి సాధారణంగా ప్రొసెసర్ మీద కమ్యూనికేట్ చేస్తాయి అవి మొదట ప్రొసెసర్తో అరుదుగా కమ్యూనికేట్ చేస్తాయి ఎందుకంటే అవి తెలివితేటలు కలిగి ఉంటాయి మరియు అవి తమ పనిని చాలావరకు చేయగలదు రెండవది అవి చాలా తరచుగా విశ్వసనీయమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్లను ఉపయోగించి కమ్యూనికేట్ చేస్తాయి కాబట్టి అవి చాలా మెరుగైన డేటా సమగ్రతను కలిగి ఉంటాయి మరియు కేబుల్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి సాధారణంగా ఇవి ఇలాంటి అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తారు మీకు అనలాగ్ డిజిటల్ ఎన్కోడర్లతో చాలా దగ్గరగా ఉన్న స్థానం తెలుసు దీనికి ఫ్రీక్వెంట్ సాంప్లింగ్ ఫ్రీక్వెంట్ స్లో అవుట్పుట్ జనరేషన్ అవసరం ఉంటుంది సెంట్రల్ ప్రొసెసర్తో దీన్ని చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది లోడ్ అవుతుంది హై స్పీడ్ కౌంటర్లు హై స్పీడ్ ఈవెంట్లను అనగా వేగంగా కదిలే షాఫ్ట్ యాంగిల్ పల్సెస్ కొన్ని నిర్దిష్ట లూప్ కంట్రోలర్స్ టెంపరెచర్ కంట్రోల్ లూప్ మొదలైనవి లెక్కించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు సెంట్రల్ ప్రొసెసర్ నుండి సెట్ పాయింట్లను డౌన్లోడ్ చేసుకోవాలి మరియు డిస్ట్రిబ్యూటర్ I O మాడ్యూల్లో ప్రాథమిక లూప్ పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రధాన ప్రొసెసర్ దానిని పట్టించుకోదు ఇది I O పంపిణీ distributed IOకి సంబందించినది సాధారణంగా ఈ రోజుల్లో ఇది మరింత ప్రాచుర్యం పొందింది ఇప్పుడు మనము ఫంక్షన్ మాడ్యూల్స్ అని పిలువబడే కొన్ని ఇతర రకాల మాడ్యూళ్ళను కలిగి ఉన్నాము కొన్నిసార్లు అవి యంత్రంలో అమర్చబడి పంపిణీ చేయబడిన I O లో భాగం కావచ్చు లేకపోతే అవి PLC ర్యాక్లోనే ఉండవచ్చు కానీ ఇప్పటికీ అవి వాస్తవానికి ఇండిపెండెంట్ మాడ్యూల్స్ ఇవి ఇండిపెండెంట్ గా పనులను అమలు చేయగలవు కాబట్టి ప్రాథమికంగా సెంటర్ ప్రొసెసర్ లోడ్ను తగ్గించడం తద్వారా తక్కువ వేగవంతమైన పనుల కోసం తక్కువసార్లు మాట్లాడటం అవసరం మరియు అవి తరచూ స్వంత లాజిక్ ని కలిగి ఉంటాయి వాటికి స్వంత లా లు ఉంటాయి ఆప్టిమైజ్ చేసే సామర్ధ్యాలు కోసం దాని స్వంత మార్గాన్ని ట్యూన్ చేయవచ్చు మనము ట్యూన్ చేసే కమాండ్ ని ఇవ్వాలి కనుక ఇది దాని స్వంత కోడ్ను కలిగి ఉంటుంది ఇది వాస్తవానికి కంట్రోల్ లూప్ను ట్యూన్ చేస్తుంది మరియు విలక్షణమైన అప్లికేషన్ స్టెప్పర్ సర్వో కంట్రోల్ మల్టీ యాక్సిస్ సింక్రొనైజేషన్ ఉన్నాయి దీనిని అనుసరించిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సిఎన్సి మెషీన్ కంట్రోల్లోకి వెళ్తాము కాబట్టి ఖచ్చితమైన రెండు డైమెన్షనల్ మోషన్ సృష్టించాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయని మనము కనుగొంటాము మనము నిజంగా ఉపరితలం వెంట ఏదో సృష్టించాల్సిఉంటుంది మనము ఖచ్చితమైన రెండు డైమెన్షనల్ మోషన్ను సృష్టించాలి కాబట్టి రెండు యాక్సిస్ మోషన్ కమాండ్స్ తో పాటు కదలికలను ఇవ్వాలి మరియు అవి చాలా సింక్రొనైజ్ చేయాలి కాబట్టి దీనిని మల్టీ యాక్సిస్ సింక్రొనైజేషన్ అని పిలుస్తారు అటువంటి అప్లికేషన్ ల కోసం సాధారణంగా ప్రత్యేకమైన ఫంక్షన్ మాడ్యూళ్ళను ఉపయోగిస్తారు మరియు కొన్నిసార్లు వాటిని మెషిన్స్ కి సూట్ అయ్యేలా పంపిణీ చేసిన io సిస్టమ్స్ తో కూడా ఉపయోగించవచ్చు ఇది మరొక కంట్రోలర్ ఇది వాల్వ్ కంట్రోల్ మాడ్యూల్ మనము దీన్ని ఎంచుకున్నాము ఎందుకంటే దీనిపై పవర్ ట్రాన్సిస్టర్లను చూపించాలనుకున్నాము కాబట్టి మీరు పవర్ ట్రాన్సిస్టర్లను చూడగలరు కాబట్టి ఇది డ్రైవ్ చేయాలి పవర్ ట్రాన్సిస్టర్ డ్రైవ్ చేస్తుంది వాల్వ్ అంటే అది హైడ్రాలిక్ సర్వో వాల్వ్ లేదా ఏదైనా లేదా అందువల్ల పిస్టన్ కదిలే విధంగా సోలేనోయిడ్ కొంత ఫోర్స్ ని సృష్టించాలి అందువల్ల దీనికి ఎక్కువ కరెంటు ను అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి పవర్ ట్రాన్సిస్టర్ డ్రైవ్లు ఉన్నాయి ఇది బయటి నుండి సెట్ పాయింట్ తీసుకుంటుంది కాబట్టి ఇది బస్సుకు ఇంటర్ఫేస్ చేస్తుంది మరియు సెంట్రల్ ప్రొసెసర్ దానికి సెట్ పాయింట్ ఇస్తుంది మరియు దీనికి దాని స్వంత ఆన్బోర్డ్ కంట్రోలర్ ఉంది కాబట్టి ఇది ఒక విలక్షణమైన వాల్వ్ ఇది మరొక చిత్రం కౌంటర్ మాడ్యూల్ ఉంది మీరు కొన్ని విషయాలను చూడగలరు తప్ప మీరు చిత్రంలో ఎక్కువ చేయలేరు ఉదాహరణకు మనము తిరిగి వెళ్లాలి కాబట్టి మీరు చూస్తారు ఇది ఐదు కౌంటర్ల కోసం ఈ మాడ్యూల్ కంటెంట్ మీరు చూడవచ్చు కాబట్టి బస్సులో కౌంట్ విలువను చదవవలసి ఉంటుంది కాబట్టి వీటికి కౌంట్ విలువలు చదవవలసి ఉంటుంది అప్పుడు ఈవెంట్ సిగ్నల్స్ పైకి వెళ్ళాలి పైకి పైకి పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బహుశా ఐదు కౌంటర్లు ఉన్నాయి మరోవైపు ఇది బస్సుతో కూడా కలుపుతుంది తద్వారా ఈ సిగ్నల్స్ ను చదవవచ్చు కాబట్టి ఇది ఫ్లైలో లెక్కించబడుతుంది ఎందుకంటే ఇది డ్యూయల్ పోర్టెడ్ ర్యామ్ మరియు హై స్పీడ్ కౌంట్ కలిగి ఉంటుంది కాబట్టి పెద్ద రిజిస్టర్లు మరియు అలాంటివి వాటి కోసం సాధారణంగా వెరీ హై స్పీడ్ కౌంట్ ఉపయోగిస్తారు

ఇది కౌంటర్ పొజిషన్ డీకోడర్ చాలా కౌంటర్ మాడ్యూళ్ళను సులభంగా ఉపయోగించవచ్చు ఎందుకంటే పొజిషన్ డీకోడింగ్ తరచుగా షాఫ్ట్ యాంగిల్ పల్సెస్ షాఫ్ట్ యాంగిల్ ఎన్కోడర్ పల్సెస్ లను ఒక నిర్దిష్ట వ్యవధిలో లేదా ప్రతి పల్స్ కొన్ని చిన్న యాంగిల్ రొటేషన్ లెక్కించటం ద్వారా ఉంటుంది కాబట్టి మీరు షాఫ్ట్ యాంగిల్ పొజిషన్ డీకోడర్ కలిగి ఉండాలనుకుంటే ఇది ప్రాథమికంగా పల్సెస్ ను లెక్కిస్తోంది కాబట్టి నా ఉద్దేశ్యం వీటిలో కొన్నింటిని ఉపయోగించవచ్చు దీనిని కౌంటర్ లేదా పొజిషన్ డీకోడర్ గా ఉపయోగించవచ్చు కాబట్టి మీకు పల్స్ ఇన్పుట్లు ఉన్నాయి మీరు షాఫ్ట్ పొజిషన్ ని లెక్కించవచ్చు లేదా చదవవచ్చు మరియు రెండింటినీ చేయవచ్చు అవి మనము చెప్పినట్లుగా అధిక వేగం తో చదవగలిగేవి కాబట్టి ఇది కేవలం PLC సిస్టమ్ యొక్క అనుభూతిని ఇస్తుంది ఇది పొజిషన్ కంట్రోల్ మాడ్యూల్ కాబట్టి మళ్ళీ పొజిషన్ కంట్రోల్ మాడ్యూల్ ఆన్బోర్డ్ అధిక వేగంగా పని చేసే సిపియు ఉంది పొజిషన్ కంట్రోల్ కు సాధారణంగా చాలా వేగంగా గణించే అవసరం ఉంది కాబట్టి మనకు అధిక వేగంగా పని చేసే సిపియు ఉంది ప్రత్యేకంగా మనకు అధిక సామర్థ్యాలతో సిపియు కలిగి ఉందని అర్థం మనకు తక్కువ వేగం గల కంట్రోలర్స్ ఉన్నప్పుడు అధిక ఆర్డర్ ప్రాసెసర్లను ఉపయోగిస్తాము సాధారణంగా వాటిని నియంత్రించడానికి మైక్రోకంట్రోలర్ల వంటి వాటిని ఉపయోగిస్తారని మనకు తెలుసు ఇక్కడ 68000 మరియు మోటారు డ్రైవ్ వంటి హై ఎండ్ ప్రాసెసర్ను ఉపయోగించవచ్చు మోటారులో ఒక డ్రైవ్ ఉంది అక్కడ ఒక పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్ ఉంటుంది దీనికి సెట్ పాయింట్ ఇవ్వబడుతుంది మరియు పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్ ఆ సెట్ పాయింట్ను గ్రహిస్తుంది మరోవైపు అది దాని సొంత సెట్ పాయింట్ కలిగి ఉంటుంది ఇది సెంట్రల్ ప్రొసెసర్ నుండి తీసుకుంటుంది ఇది తుది మోటారును బట్టి డిజిటల్ io కలిగి ఉంటుంది ఉదాహరణకు స్టెప్పర్ మోటారు కోసం ఇది వాస్తవానికి డిజిటల్ io చేత నడపబడుతుంది కాబట్టి ఇవి PLC సిస్టమ్స్లో ఉపయోగించబడే ఈ కొన్ని మాడ్యూల్స్ దీనికి ప్రోగ్రామర్ పోర్ట్ ఉంది మీకు అవసరం ఎందుకంటే పెద్ద సంఖ్యలో పారామీటర్స్ అమర్చాలి మరియు సెట్ పాయింట్ డేటా బస్ నుండి వస్తుంది కాబట్టి ఈ మాడ్యూళ్లన్నీ అవి ఎలా కనెక్ట్ అయ్యాయి అదే వివిధ డేటా మార్గాలు దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు PLC ని అర్థం చేసుకోవాలి కాబట్టి PLC మేము చెప్పినట్లుగా అది అమర్చబడి ఉంటుంది కాబట్టి అనేక రాక్లు ఉన్నాయి ఇది అల్మిరా లాంటిది ప్రతి రాక్లో స్లాట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి స్లాట్లో మీరు io మాడ్యూళ్ళను ఉంచవచ్చు లేదా CPU మాడ్యూళ్ళను ఉంచవచ్చు మరియు కాబట్టి ఇది స్లాట్ ఇది ర్యాక్ మరియు ప్రతి స్లాట్లో చాలా ఛానెల్లు ఉన్నాయి కాబట్టి ఎనిమిది అనలాగ్ ఛానెల్ ఉండవచ్చు కాబట్టి I 0 వాస్తవానికి ఎలా నిర్వహించబడుతుందో చెప్తుంది ఇది ర్యాక్ స్లాట్ ఛానల్ కాబట్టి మీరు ఒక నిర్దిష్ట ఫీజికల్ సిగ్నల్ ని గుర్తించాలనుకుంటే మీరు ఒక రాక్ స్లాట్ ఛానల్ అడ్డ్రెస్సింగ్ ను కలిగి ఉండాలి ఇది వివిధ తయారీదారులచే వివిధ మార్గాల్లో అమలు చేయబడుతుంది ఇప్పుడు ఈ రాక్లన్నీ అనుసంధానించబడి ఉండాలి కాబట్టి అవి వాస్తవానికి ఈ స్థాయిలో రిబ్బన్ కేబుల్స్ ద్వారా అనుసంధానించబడి ఆపై ర్యాక్ నుండి ర్యాక్ కనెక్షన్ వరకు సాధారణంగా సాధించవచ్చు ఇది తదుపరి రేఖాచిత్రం మనం చూస్తాము కాబట్టి ఇవి ఉన్నాయి ఇది ఒక ర్యాక్ అని ఇది ఒక రాక్ ఆపై అనేక రాక్లను కలిగి ఉండవచ్చు ఉదాహరణకు అవి వాస్తవానికి ఇంటర్ఫేస్ యూనిట్లు అని పిలవబడే వాటితో అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి ఇవి ఇంటర్ఫేస్ మాడ్యూల్స్ అదేవిధంగా మీ మాడ్యూళ్ళ సంఖ్యను విస్తరించవచ్చు కొన్నిసార్లు నేను చెబుతున్నట్లుగా మీరు మీ మాడ్యూళ్ళను వేరే అల్మిరాలో వేరే క్యాబినెట్లో ఉంచవచ్చు అల్మిరా ని వాస్తవానికి క్యాబినెట్ అని చెప్పవచ్చు అందువల్ల మనము ప్రత్యేక ఇంటర్ఫేస్ యూనిట్ కలిగి ఉండాలి కాబట్టి సాధారణంగా ఇంటర్ఫేస్ యూనిట్ అంత దూరం అని చెప్పవచ్చు రెలీయాబుల్ డేటా ట్రాన్స్మిషన్ కోసం అటువంటి దూరం ఒక నిర్దిష్ట రేటుతో ఉంటాయి కాబట్టి మీరు 100 మీటర్ల వంటి వాటికి వెళ్ళవచ్చు ఇది చాలా ఎక్కువ మరియు కొన్నిసార్లు మీరు రిమోట్ ఇంటర్ఫేసింగ్ కలిగి ఉండవచ్చు వాస్తవానికి కొన్నింటిలో CPU కలిగి ఉండవచ్చు ఇది కొన్ని కంట్రోల్ రూమ్లో ప్రాథమిక PLC సిస్టమ్ వివిధ షాపు ఫ్లోట్ లలో వివిధ ఇంటర్ఫేస్ యూనిట్లను కలిగి ఉంటాయి ఇది అర కిలోమీటర్ దూరంలో మరియు అలాంటి విషయాలలో కూడా కలిగి ఉంటాయి కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మీకు రిమోట్ ఇంటర్ఫేస్ యూనిట్లు అని పిలువబడే ప్రత్యేక ఇంటర్ఫేస్ యూనిట్లు అవసరం ఉంటుంది కాబట్టి ఈ మూలకాలన్నీ వాస్తవానికి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి బస్సులు విస్తరించబడతాయి అప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నీ సాధారణంగా పొందాలనుకుంటున్నారు మీరు దానిని చూడాలని కోరుకుంటారు కాబట్టి దీనిని చూడటానికి మీరు మ్యాన్ మెషిన్ ఇంటర్ఫేస్ను ఉపయోగిస్తారు మరియు అలాంటి PLC మాడ్యూల్స్ తరచుగా మనిషి నుండి ఎటువంటి జోక్యం లేకుండా పనిచేస్తాయి అందువల్ల అవి చాలా తక్కువగా ఉంటాయి MMI సామర్ధ్యం సాధారణంగా తన డిస్ప్లేలను కలిగి ఉండదు అవి బహుశా కొన్ని LED లను కలిగి ఉంటాయి అవి సాధారణంగా పనిచేస్తున్నాయో లేదో సూచిస్తాయి కానీ మీరు చూడాలనుకుంటే వివిధ వేరియబుల్స్కు ఏమి జరుగుతుందో పర్యవేక్షించాలనుకుంటే వాటి ధోరణి తెలుసుకోవలనుకుంటే దానిని ఒక ఆపరేటర్కు చక్కగా చూపించలనుకుంటే ఇది వివిధ మ్యాన్ మెషిన్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్ల ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి మీరు ఆపరేటర్ ప్యానెల్లను కలిగి ఉండవచ్చు దీని ద్వారా ఒక ఆపరేటర్ వివిధ రకాల పరికరాలకు ఆదేశాలను ఇవ్వగలడు వాటిలో కొన్ని ఉండవచ్చు వాటిలో కొన్ని మొబైల్ కావచ్చు కొన్ని పుష్ బటన్ జాయ్ స్టిక్ కావచ్చు వివిధ రకాల మల్టీఫంక్షన్ ఇన్పుట్ ప్యానెల్లు కావచ్చు మీరు నిజంగా ఒక PLC కి PC ని కనెక్ట్ చేయవచ్చు మరియు ప్లాంట్ ను చక్కగా చూపించే వివిధ రకాల విజువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉంటాయి మరియు మీకు ద్రవాల స్థాయిలు పైకి క్రిందికి తెరపై చూపించడం ఉంటుంది కాబట్టి PC లలో నడుస్తున్న ఇటువంటి విజువలైజేషన్ సాఫ్ట్వేర్ను మ్యాన్ మెషిన్ ఇంటర్ఫేస్ల కోసం ఉపయోగించవచ్చు కొన్నిసార్లు ముఖ్యంగా పవర్ అప్లికేషన్స్ కోసం మనకు రిమోట్ టెర్మినల్ యూనిట్లు ఉన్నాయి అంటే ప్రాథమికంగా సిస్టమ్ మానవరహిత స్టేషన్ల ద్వారా పనిచేస్తోంది అని చెప్పండి మరియు కిలోమీటర్ల దూరం నుండి మీరు ఏమి జరుగుతుందో చూడాలనుకుంటున్నారు అంటే ఏ ట్రాన్స్మిషన్ లైన్స్ ఆన్లో ఉన్నాయి ఏవి ఆఫ్ లో ఉన్నాయి చూడాలనుకుంటున్నారు కాబట్టి వీటిని సూపెర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్క్విజిషన్ సిస్టమ్ అని పిలుస్తారు మరియు తరచుగా SCADA అని పిలుస్తారు మరియు RTU తో కూడిన SCADA సిస్టమ్ లు మానవరహిత ప్రదేశాలలో చాలా దూరంగా ఏమి జరుగుతుందో ఆపరేటర్లకు విజువలైజేషన్ ఇస్తుంది వాటికి MMI ప్రయోజనం కూడా ఉంటుంది కొన్నిసార్లు మీకు ప్యానెల్ PCలు ఉంటాయి అవి టచ్ స్క్రీన్ కలిగిన ప్రత్యేక రకాల PCలు ఉంటాయి అందువల్ల మీకు తెలిసిన ఆపరేటర్ టైప్ చేయలేరు అతను ప్రాథమికంగా సౌలభ్యం కోసం చేయగలడు ఎందుకంటే ఒక ఆపరేటర్ ఈ ప్రక్రియపై దృష్టి పెట్టాలి మరియు దానితో మందలించకూడదు అతనికి సాధ్యమైనంతవరకు ఆదేశాలను ఇవ్వడం చాలా సులభం కాబట్టి ప్రజలు అలాంటి పరిసరాలలో టచ్ స్క్రీన్ల వంటి పరికరాలను ఉపయోగిస్తారు ఉదాహరణకు ఇవి మనకు తెలిసిన రకరకాల మ్యాన్ మెషిన్ ఇంటర్ఫేస్ పరికరాలు ఉండవచ్చు వీటిని ఆపరేటర్ ప్యానెల్ల నుండి మానిటర్ల వరకు PCల వరకు కీ బోర్డుల నుండి ప్రింటర్ల వరకు PLCతో ఇంటర్ఫేస్ చేయాలి వీటన్నింటినీ ఇంటర్ఫేస్ చేయడం సాధ్యమే ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్ పరికరాలను కలిగి ఉండాలి మరియు ఇది ఒక సాధారణ ప్రోగ్రామర్ ప్రోగ్రామర్ రెండు రకాలు అవి మీరు షాపు ఫ్లోర్ కు తీసుకెళ్ళి నేరుగా PLC ని ప్రోగ్రామ్ చేయగల హ్యాండ్హెల్డ్ కావచ్చు లేదా అవి మీ వద్ద ఉన్న టేబుల్టాప్ కావచ్చు అవి అధిక సామర్థ్యాలు కలిగి ఉంటాయి మరియు ప్రోగ్రామ్లను ఆఫ్లైన్లో అభివృద్ధి చేయవచ్చు మరియు అక్కడే లోడ్ చేయవచ్చు ఎందుకంటే ఇవి చాలా మంచి ప్రోగ్రామ్ డెవలప్మెంట్ పరిసరాలలో ఉంటాయి చివరగా మరొక ముఖ్యమైన విషయం కమ్యూనికేషన్ కాబట్టి ఇప్పటికే చెప్పినట్లుగా మనకు వివిధ రకాలైన కమ్యూనికేషన్లు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ ఉంది ఇది ఇన్పుట్ లేదా అవుట్పుట్ మాడ్యూల్ నుండి వాస్తవ పరికరం వరకు నేరుగా వైర్లను ఉపయోగించి కనెక్షన్ చేయబడి ఉంది వాస్తవానికి అవి బస్సు కమ్యూనికేషన్ కావచ్చు ఇవి మాడ్యూళ్ళకు అంతర్గతంగా ఉంటుంది లేదా అవి నెట్వర్క్ కమ్యూనికేషన్స్ కావచ్చు ఇక్కడ నెట్వర్క్ లేదా రిమోట్ కావచ్చు ఇది మేము ఇప్పటికే వివరించాము కమ్యూనికేషన్ టెక్నాలజీ కావచ్చు కమ్యూనికేషన్ మీడియం వివిధ రకాలు కావచ్చు ఉదాహరణకు ఇది రేడియో కావచ్చు కోయాక్సిల్ చానెల్స్ కావచ్చు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కావచ్చు కాబట్టి వేర్వేరు ఫిజికల్ మాధ్యమాలకు మద్దతు ఇవ్వవచ్చు వివిధ ప్రోటోకాల్లకు మద్దతు ఉంది ఉదాహరణకు RS 2324 నుండి 20 మిల్లీ ఆంపియర్ కరెంట్ లూప్ RS 422485 ఇవి పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్లు నెట్వర్క్ ప్రోటోకాల్లు ఉండవచ్చు ఉదాహరణకు ఇండస్ట్రియల్ ఈథర్నెట్ కొన్నిసార్లు ఉపయోగించబడుతుంది ఇక్కడ గణన అవసరాలు బాగా అర్థం చేసుకోబడ్డాయి మరియు ఎందుకంటే CSMA CD మీడియా యాక్సెస్ ప్రోటోకాల్ ఉంది వీటి ద్వారా పనితీరు క్షీణించదు ఆపై ఫీల్డ్ బస్సు ఉంది ఇది ఇండస్ట్రియల్ వాతావరణంలో నెట్వర్కింగ్ కోసం ఒక కొత్త స్టాండర్డ్ ఉంది దీనిని మనము మరింత వివరంగా అధ్యయనం చేస్తాము తక్కువ జనాదరణ పొందిన ఇతరవి ఉన్నాయి ఉదాహరణకు కెన్ బస్సు మరొక అప్లికేషన్ ఆటోమొబైల్స్ వాతావరణంలో కెన్ బస్ చాలా ప్రాచుర్యం పొందింది ఫీల్డ్ బస్సులు ఇండస్ట్రియల్ వాతావరణంలో ప్రాచుర్యం పొందుతున్నాయి మరియు కొన్ని బస్సులు ప్రొప్రైటరీ కావచ్చు ఉదాహరణకు సిమెన్స్లో సీనిక్ అనే బస్సు ఉంది ఇది ప్రొప్రైటరీ ప్రోటోకాల్ బస్సు డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ io యొక్క ప్రయోజనాలు బాగా అర్థం చేసుకోబడ్డాయి అధిక వేగం గల సిగ్నల్స్ యొక్క సమగ్రతను కాపాడుకోవడంలో కాస్ట్ ఆదా చేయాలి ఎందుకంటే డిజిటల్ అందుబాటులోకి వచ్చింది ప్రాథమికంగా డిజిటల్ కమ్యూనికేషన్ యొక్క ప్రయోజనాలు ఉన్నాయి మరియు మెషిన్ దగ్గర ఇంటెలిజెంట్ మాడ్యూల్ కలిగి ఉండటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు మంచి సెన్సార్ ని కలిగి ఉంటారు డయాగ్నోస్టిక్స్ లోపం చాలా ఎక్కువ కావచ్చు CPUను ఓవర్లోడ్ చేయకుండా పర్యవేక్షణ విధులను గ్రహించవచ్చు మీరు స్టార్టప్ వంటి ప్రత్యేక ఫంక్షన్ చేయవచ్చు కాబట్టి ఒక సందర్భంలో PLC CPU నిజంగా సూపెర్వైజరీ సిస్టమ్ వలె పనిచేస్తుంది మరియు సంఘటనా ప్రాంతంలో నియంత్రణ చేయబడుతుంది

కాబట్టి మీరు మెరుగైన కేంద్రీకృత సమన్వయ పర్యవేక్షణను కలిగి ఉన్నారు కాబట్టి మనము ఉపన్యాసం చివరికి వచ్చాము మరియు అందువల్ల మనము మీకు PLC సిస్టమ్ ను తయారుచేసే దాని గురించి సరసమైన ఆలోచన వచ్చిందని ఆశిస్తున్నాము మరియు మళ్ళీ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ పనుల యొక్క రెండు విశిష్ట లక్షణాలను ఒక బ్యాంకులో పనిని మీరు ప్రస్తావించగలరా అని ఆలోచించండి అవి కూడా గణన పనులు ఇవి కూడా కమ్యూనికేట్ చేస్తాయి PLC వ్యవస్థ యొక్క ఐదు ప్రధాన భాగాలను పేర్కొంటాము మేము ఐదు కంటే ఎక్కువ ప్రస్తావించాము కాబట్టి మీరు ఐదు అయినా ప్రస్తావించగలగాలి మరియు సాధారణ డిస్ట్రిబ్యూటెడ్ మరియు నెట్వర్క్ IO ల మధ్య తేడాను గుర్తించగలగాలి కాబట్టి మేము ఈ రోజు ఇక్కడితో ముగుస్తున్నాము చాలా ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాము